కాబట్టి మనము డేటా సైన్స్ కొరకు లీనియర్ ఆల్జీబ్రా పై మన పాఠ్యాంశాన్ని కొనసాగిద్దాం మనము డిస్టన్స్స్ హైపెర్ప్లేన్స్ హాఫ్ స్పేసేస్ ఐగన్ వాల్యూస్మరియు ఐగన్ వెక్టర్స్ పై వివరణను కొనసాగిద్దాం కాబట్టి మనము ఏం చేయబోతున్నాం అంటే మనము మల్టీ డైమెన్షనల్ స్పేస్ లోని సమీకరణాల గురించి ఆలోచించబోతున్నాము మరియు తర్వాత ఈ సమీకరణాన్ని సూచించే జామెట్రిక్ ఆబ్జెక్ట్స్ ఏమిటి అని ఆలోచించండి మనము ఏ సమీకరణాలు జామెట్రిక్ దృష్టి కోణం నుండి వచ్చాయో చూద్దాము ఇది చేయడానికి మనము 2 డైమెన్షన్ నుండి మొదలు పెడదాము మనకు ఒక X1 మరియు X2 లో 2 డైమన్షనల్ స్పేస్ ఉందని మనము అనుకుందాము మరియు మనకు ఒక సమీకరణం ఉందని అనుకుందాము అది X1 మరియు X2 లను సంబంధితము చేస్తుంది X1 మరియు X2 ఇవి ఒక aX1bX2c0 అయ్యే విధముగా ఉన్నాయి కాబట్టి ఈ సమీకరణము సూచించే జ్యామితి ఏమిటి అనేది మనము అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాము ఇది ఇలా మరలుతుంది2 డైమెన్షనల్ స్పేస్ యొక్క స్థితిలో ఈ సమీకరణం ఒక రేఖను ను సూచిస్తుంది ఇది ఇక్కడ వర్ణించబడింది కాబట్టి ఒకే ఒక సమీకరణము 2 డైమెన్షనల్ స్పేస్ లోని ఒక రేఖను సూచించింది ఎవరైనా అడగొచ్చుఈ 2 సమీకరణాలు ఏమి సూచిస్తాయి అని ఇది అర్థం చేసుకోవడానికి మీరు ఒక ఈ చిత్రాన్ని ఈ విధముగా చూసినట్లయితే నాకు ఒక సమీకరణము ఉందని మనము అనుకుందాము అది ఒక రేఖమనం వేరే సమీకరణాన్ని గీద్దాం అది ఒక రేఖ అప్పుడు ఈ రెండు సమీకరణాలను పూర్తిగా నెరవేర్చాలి అప్పుడు ఇది ఈ ఖండన బిందువు అవుతుంది కాబట్టి ఒకవేళ ఈ రెండు సమీకరణాలు కలిసి పరిష్కరింపడితే 2 చరరాశులు ఉన్న 2 సమీకరణాలు ఒక బిందువు ను సూచిస్తాయి ఇప్పుడు మీకు చరరాశులమధ్య ఏ సంబంధం లేనట్లైతే అప్పుడు మనము 2 డైమెన్షనల్ స్పేస్ లో అన్ని బిందువులను సూచిస్తున్నాము అని చెప్పవచ్చు మరియు ఈ బిందువులను రేఖ పై ఉండేలా లేదా ఒకే బిందువు లా ఉండేలా మరియు మొదలగు నిర్బంధం చేసే ఏ సంబంధము లేదు ఇప్పుడు ఈ సమీకరణం వైపు చూద్దాం మరియు దీనిని సార్వత్రికమైన విధముగా ఉపయోగించే లాగా ఒక రూపములో మరల రాద్దాం మరియు ఆ రూపము ఈ విధముగా ఉంటుంది ఇది nTX b 0 n అనునది ఈ నిలువు వరుస యొక్క వెక్టర్ అది ఇక్కడ నిర్వచించాము X అనేది X1 మరియు X2 అనే చరరాశులు కలిగిన ఒక వెక్టర్ మీరు ఈ సమీకరణం మరియు ఈ సమీకరణం మధ్య ఒకదానితో ఒకటి సరిపోలిస్తే మీరు bc అని చూస్తారు కాబట్టి ఒక సార్వత్రిక సమీకరణం ఈ రూపంలో nTX b 0 గా రాయవచ్చు ఇప్పుడు ఈ ఉదాహరణ లో n అన్నది దేనిని వర్ణిస్తుందో మనము అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాము ఇప్పుడు చిత్రం వైపు మీరు చూసినట్లయితే మనము n ను ఈ రేఖ కు నార్మల్ అని చూపించాము మరియు అది ఎందుకు నిజము చూద్దాం దాన్ని చూడడానికి ముందు రేఖపై ఉన్న ఈ రెండు బిందువుల వైపు చూడడం మొదలు పెడదాం కాబట్టి మనము ముందు X1 అనే బిందువు తో తరువాత X2 తో మొదలు పెడదాము గమనించండి ఈ రెండు బిందువులు రేఖపై వున్నాయి కాబట్టి నేను X1 ను రేఖ యొక్క సమీకరణము లో ప్రతిక్షేపిస్తే అది దానిని పూర్తిగా నెరవేర్చాలి ఇదే ఇక్కడ చూపించినది nTX1 b 0 మరియు నేను X2 ను రేఖ యొక్క సమీకరణంలో ప్రతిక్షేపిస్తే అది కూడా పూర్తిగా నెరవేర్చాలి కాబట్టి nTX2 b 0 ఇప్పుడు మీరు ఏం చేయవచ్చుఅంటే రెండవ సమీకరణము నుండి మొదటి సమీకరణాన్ని తీసివేయవచ్చు ఆ b లు కొట్టి వేయబడతాయి మీకు nTX2 X1 0 ఉంటుంది మనము ఈ సమీకరణాన్ని అర్థం చేసుకోవాలి వెక్టర్ సంకలన నుండి మీకు X1 X1 ఈ దిశలో ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి నేను X2 X1 చేసినప్పుడు నేను X2 1 X1 సంకలన చేస్తున్నాను ఇది దేనికి సమానం అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడకు వెళ్లినట్లు ఇది ప్రాథమికంగా ఈ రేఖ యొక్క ఈ దశలో వెక్టర్ సంకలనము కాబట్టి ఈ సమీకరణము మనకు ప్రాథమికంగా చెబుతోంది అదేమిటంటే ఇదే రేఖ యొక్క దిశలో ఉందని మరియు మన ఆర్థోగొనాలిటీ పాఠ్యాంశంలో మేము చెప్పాము AT b 0 అయితే a మరియు b ఆర్థోగోనల్ అవుతాయి nT పరిమాణం 0 కాబట్టి మరియు పరిమాణము రేఖ n యొక్క దిశ కు లంబముగా ఉంటుంది కాబట్టి ఇది డేటా సైన్స్ లో ఉపయోగించే కొంత చాలా ముఖ్యమైన ఆలోచన మనము లీనియర్లి సెపెరేబుల్ క్లాసెస్ చూసినప్పుడు మరియు తర్వాత క్లాసెస్ ను లీనియర్లి సెపెరేబుల్ గా వర్గీకరించాలి ఇప్పుడు మీరు దీనిని పొడిగించాలి అనుకుంటేమరియు ప్రశ్నఅడగవచ్చు నాకు 3 డైమెన్షనల్ స్పేస్ లో ఒక సమీకరణము ఉన్నట్లయితే అది ఏమి సూచిస్తుంది ఇప్పుడు సమీకరణం యొక్క రూపము అదే మాదిరి ఉంది మీకు ఇక్కడ ఇలాంటిది ఒకటి వస్తుంది మరియు మీకు n ఇప్పుడు 3 చరరాశులు X1 X2 X3 ఉన్నట్లుగా ఉంటుంది N అనేది n1n2n3 అవ్వచ్చు కాబట్టి అదే సమీకరణం n1 X1 n2 X2 n3 X3 b 0 అవుతుంది కాబట్టి ఇది nTX b 0 ఏది ఏమైనా ఈ వ్యవస్థ యొక్క డైమెన్షన్స్ తో సంబంధం లేకుండా మీరు ఎప్పటికీ ఒక సరళ సమీకరణాన్నిnTX b 0 రూపములో సూచించవచ్చు ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుదాం ఒకే ఒక సమీకరణము 3 డైమెన్షనల్ స్పేస్ లో ఏమి సూచించగలదు మరియు 3 డైమన్షనల్ స్పేస్ లో ఒక సమీకరణము ఒక తలము లోని 2 డైమెన్షనల్ వస్తువును సూచించగలదు దీనిని మనం ఇలా చూడవచ్చు 3 డైమెన్షన్స్ లో 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడం ఉంటుంది మీరు ఒక సమీకరణాన్ని రాసినట్లైతే ఒక డిగ్రీ ఆఫ్ ఫ్రీడం తీసుకున్నట్లు కాబట్టి మనము 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడం తో మిగులుతాము మరియు ప్రాథమికంగా 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడం అనేది ఒక తలము ఇదే ఇక్కడ చూపించినది కాబట్టి నీకు ఒక సమీకరణ ఉన్నట్లయితే ఆ సమీకరణమే ఇక్కడ ఒక తలముని సూచిస్తుంది అదే మనం ఇక్కడ చూసేది మరియు ఎలా మనము ఇక్కడ రేఖకు నార్మల్ ఎలా గీసామో అదే విధముగా ఉన్నది ఈ n తలమునకు ఒక నార్మల్ ను సూచిస్తుంది కాబట్టి ఇది తలము నుండి తలమునకు ఆర్థోగోనల్ గా ఉండే ప్రొజెక్షన్ ను ఇస్తుంది కాబట్టి 3 డైమెన్షన్స్ లో ఒక సమీకరణము ఒక తలమును సూచిస్తుంది మరియు 3 డైమెన్షన్స్ 2 సమీకరణా లు ఒక రేఖను సూచిస్తాయి ఎందుకంటే మనకు 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడం ఉంది ఇది మీరు 2 ను బయటకు తీసుకుంటే అప్పుడు మీకు ఒకటి ఉంటుంది ఒక డైమెన్షనల్ వస్తువు అనేది ఒక రేఖ మరియు మీకు మూడు సమీకరణాలు ఉన్నట్లయితే అప్పుడు ఇది 3 30 అవుతుంది0 డైమన్షనల్ వస్తువు అనేది ఒక బిందువుమరియు ఇది ఒక బిందువు ఎప్పటివరకు అంటే ఈ 3 సమీకరణాలు స్థిరమైన మరియు సాధించగలిగినవి అయితే కాబట్టి మనము సమీకరణాలు ఏమి సూచిస్తాయి అనే మొదలగునవి మాట్లాడాము ఇదిమాకు కొంచెం ఆసక్తికరంగా ఉండే ఒక విషయము మరియు మేము ప్రిన్సిపల్ కంపోనెంట్ ఎనాలిసిస్ మొదలగు కొన్ని అల్గోరిథమ్స్ ను తదుపరి బోధించడం వలన మీరు దీనిని మళ్లీ మళ్లీ డేటా సైన్స్ లో చూస్తారు మాకు వెక్టర్స్ ను ఉపరితలంపై ప్రొజెక్ట్ చేయడం ఆసక్తి మాకు ఎల్లప్పుడూ ఇది చేయడానికి ఆసక్తి ఎందుకంటే చాలాసార్లు మనము డేటాను ఆబ్జెక్ట్ యొక్క లఘు సమితిలుగా లేదా తక్కువ సంఖ్య గల వెక్టర్స్ గా సూచించాలి అనుకుంటాము కాబట్టి కొన్ని విషయాలలో డేటాను పూర్తిగా ఈ వెక్టర్స్ తో సూచించలేము కాబట్టి మనం ఒక ప్రశ్న అడగొచ్చు ఏమంటే డేటా యొక్క బిందువును సూచించే వెక్టర్స్ ఆధారంగా ఈ బిందువు యొక్క ఉత్తమ ఉజ్జాయింపు ఏమిటి అని కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నేను మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటాం ఒక్కసారి డేటా సైన్స్ లో కొన్ని భావనలు మనం మాట్లాడాక మీకు చాలా వివరంగా మరియు స్పష్టముగా అర్థమవుతుంది ఇప్పటి కొరకు దీనిని నేను గణిత దృష్టి తీసుకున్నాను మరియు మీకు మనము ప్రొజెక్షన్స్ ఎలా చేయాలో మరియు ప్రొజెక్షన్స్ ను రాయటం కొరకు వచ్చే సమీకరణాలు ఏమిటి అని వివరించాను డేటా సైన్స్ లో దీని అర్థం మరియు ఉపయోగం మనం ఈ కోర్స్ లో తరువాత ముందుకు వెళ్లే కొద్దీ చూస్తాము మనము చాలా చాలా చిన్నదైన ఒక ఉదాహరణ తీసుకుందాం మీరు నాకు ఒక తలము ఉందనుకోండి ఇదే ఇక్కడ చిత్రము లో చూపించింది కాబట్టి ప్రాథమికంగా నాకొక తలము ఉంది మనము ఒక 3 డైమన్షనల్ స్పేస్ వైపు చూస్తున్నాము ఒక తలమును 2 డైమెన్షన్ తో సూచిస్తారు ఎందుకంటే ఇది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఈ తలమునకు ఆధారమైన వెక్టర్స్ v1 మరియు v2 అనుకోండి మనము ఆధారమైన వెక్టర్స్ ను ముందు పాఠ్యాంశంలో చర్చించాము కాబట్టి ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ నకు 2 ఆధారమైన వెక్టర్స్ అవసరం కాబట్టి మనం ఆధారమైన వెక్టర్స్ను v1 మరియు v2 గా అనుకుందాము ఆధారమైన వెక్టర్స్ ఈ తలములో ఏదైనా రేఖ ను v1 మరియు v2 యొక్క ఒక సరళ కలయిక రాయడానికి ఎలా ఉపయోగపడతాయో అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అదే ఇంతకు ముందు వివరించిన విధంగా ఈ 2 డైమన్షనల్ తలములో ప్రతి బిందువు లేదా ఏదైనా వెక్టర్ ను వర్గీకరించడానికి ఆధారమైన వెక్టర్స్ సరిపోతాయి కాబట్టి ఏ వెక్టర్ అయినా v1 మరియు v2 యొక్క సరళ కలయికగా రాయవచ్చు కాబట్టి ఈ చిత్రం ఏ విధంగా గీసాము అంటేమీరు ఇక్కడ చూడవచ్చు అది ఒక తలము మరియు మనము ఇలా అందాం నాకు తలము నుండి వచ్చు ఒక వెక్టర్ ఉంది కాబట్టి స్పష్టముగా ఇది కాదు ఎందుకంటే ఇది బయటకు ప్రొజెక్ట్ అవుతోంది కాబట్టి డేటా సైన్స్ దృష్టికోణం లో మీరు ఒక పోలిక చేయాలనుకుంటే మనము ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే అది నాకు ఇక్కడ ఒక డేటా X ఉంది ఇది ఈ వెక్టర్ ను సూచిస్తుంది నేను దీనిని సులువుగా ఒకే ఒక v1 మరియు v2 యొక్క ఫంక్షన్ గా రాయాలనుకుంటున్నాను కాబట్టి వేరే విధంగా నేను ఈ X వెక్టర్ను సూచించాలి అనుకుంటున్నాను ఈ టూల్ లో నేను తలము నుండి బయటకు వచ్చు ప్రొజెక్షన్ ను ఖచ్చితంగా చేయలేను కాబట్టి నేను ఈ స్థితిలో చేయగల తరువాతి ఉత్తమ విషయం ఏమిటి అనే ప్రశ్న వేయాలి ఇది తరువాత చేయగలిగే ఉత్తమ విషయం వైపు మరలుతుంది ఏమైనా నేను ఈ వెక్టర్ ను కేవలము ఈ 2 ఆధారమైన వెక్టర్స్ గా రాస్తాను ఇప్పుడు తలము పై చాలా వెక్టర్స్ ఉన్నాయి నేను ఈ తలము లోనికి ఏది ఉత్తమ ప్రొజెక్షన్ అవుతుందో కనుగొనాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఒక సార్వత్రిక భావనతో ఉన్న ఆలోచన చెప్పడానికినాకు ఇక్కడ ఒక బిందువు కావాలి ఇది నేను రాస్తున్నాను మరియు ఇది ఈ వెక్టర్ యొక్క ప్రొజెక్షన్ దూరాన్ని తగ్గించాలి అనుకుంటున్నాను కాబట్టి ఇది ఎందుకో మీరు చూడవచ్చు దీని గురించి ఆలోచించండి మనము ప్రొజెక్షన్ తలము వైపుకు చేస్తూ ఉంటే ఇది చాలా దగ్గర బిందువు అయితే ఈ వెక్టర్ అదే అయితే అది కూడా గుణకము సరేనా కాబట్టి వెక్టర్ పైకి వెళుతున్నప్పుడు కొద్దిగా తలము నుండి బయటకు వస్తుంది వెనువెంటనే నేను దానిని వెనుకకు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను అది ప్రొజెక్షన్ బిందువు కి దగ్గరగా ఉండేందుకు కాబట్టి ఈ భావనను మనము గణిత దృష్టికోణంలో ఎలా వివరించాలి కాబట్టి అది మనం ఇక్కడ చేస్తున్నాము ముందు X̂ అనేది దిగువ డైమెన్షన్ లోని X యొక్క ప్రొజెక్షన్ ఈ స్థితిలో 2 డైమెన్షన్స్ అవుతుంది మరియు X̂ అనేది తక్కువ డైమన్షన్ అవ్వడం వల్ల మనకు ముందే తెలుసు దానిని v1 మరియు v2 యొక్క ఒక సరళ కలయికగా రాయవచ్చు కాబట్టి X̂ అనేది c1v1c2v2 c1 మరియు c2 ఇంకా పరిష్కరించవలసిన ఉంది కాబట్టి అవి ఏమిటో మనకు తెలియదు మనము వాటిని ఈ 2ను ప్రొజెక్షన్ ఆలోచనను ఉపయోగించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనం ఏం చెబుతున్నాము అంటే ఇది ప్రొజెక్షన్ అయితే ఇక్కడ నుండి ఉండే చాలా దగ్గర బిందువు ఎప్పుడైతే నేను లంబము గీసినట్లయితే లేదా తలము వైపుకు ఒక లంబము విడిచి నట్లయితే అప్పుడు ఉంటుంది 2 బిందువులు ఇప్పటివరకు ఎప్పుడైతే నేను వెక్టర్ n తో కలిపి ఉంచానో ఆ వెక్టర్ తలమునకు లంబముగా ఉంటుంది తరువాత తలము పై దగ్గర బిందువు ను నేను కనుగొనాలి ఇదే నేను ప్రొజెక్షన్స్ పరంగా వెళ్లాలి అనుకున్నది కాబట్టి మనం వెక్టర్ సంకలనాన్ని ఉపయోగించి మళ్లీ మనం ఇక్కడ నుండి మొదలు పెట్టొచ్చు ఇలా అందాముమరియు ఇది x కాబట్టి X ను X̂n గా రాయవచ్చు ఇదే ఇక్కడ రాసినది మరియు X ను c1v1c2v2 వరకు విస్తరించవచ్చు ఇది గమనించండి మనము ఇది రాసినప్పుడు వాస్తవం ఏమిటంటే మనము ఈ n అనే తలమునకు లంబముగా ఉండటం వల్ల వచ్చే ప్రొజెక్షన్స్ ఉపయోగిస్తున్నాము కాబట్టి n తలమునకు లంబముగా ఉండడం అంటే ఏమిటి n అనునది తలమునకు లంబముగా ఉంటే మనకు తెలుసు nTv1 లేదా v1Tn రెండు ఒకటే మరియు అది 0 అదేవిధంగా nTv2 v2Tn కూడా0 కాబట్టి n అనేది తలమునకు లంబము అయితే ఇవి రెండూ వాస్తవాలు అది మనకు తెలుస్తుంది కాబట్టి మనము c1 మరియు c2 లను లెక్క వేయుటకు దీనిని ఎలా ఉపయోగిస్తాము ఇదే నేను మీకు తర్వాతస్లైడ్ లో చూపించేది ముందు మనము ఈ v1Tn 0 తీసుకుందాము నేను రాసిన మొదటి సమీకరణం నన్ను n ను ముందు సైడ్ నుండి ఇలా రాయనివ్వండిఎందుకంటే X అనేది c1v1c2v2n నేను సులువుగా c1v1 మరియు c2v2 వేరే వైపునకు తీసుకురావచ్చు మరియు నాకు ఇక్కడ ఈ సమీకరణం వస్తుంది ఇప్పుడు ఈ సమీకరణాన్ని విస్తరించినప్పుడు నాకు ν1TX c 1 ν1T ν1 మరియు నాకు ఇంకొక పదము కూడా ఉంటుంది ఇప్పుడు మొదటి ఉదాహరణలో విధంగా నేను మీరు ఎలా 2 ఆర్థోగోనల్ దిశలలో ప్రొజెక్షన్స్ చేయవచ్చు అని మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు దిశలు ఆర్థోగోనల్ ఆధారమైన వెక్టర్స్ వాటికవే ఆర్థోగోనల్ అప్పుడు మనకి అది 0 అని తెలుస్తుంది ఎందుకు మనము ఈ పదము తీసివేసామో అనేదానికి అదే కారణము మరియు నేను ν1TX c1 ν1T ν1 0 ను కలిగి ఉన్నాను ఇది వేరే వైపుకు తీసుకెళ్లండి ν1Tν1 ను హారం నకు తీసుకురండి అప్పుడు మీకు c1 ν₁TX డివైడెడ్ బై ν₁Tν₁ వస్తుంది కాబట్టి మీరు అదే ఆలోచనను ఉపయోగించవచ్చు మరియు ν2Tn 0 కొరకు లెక్కలు వేయవచ్చు మరియు మీరు ఇది చేసినప్పుడు వాస్తవాన్ని ఉపయోగించండి అదేమిటంటే ν₂Tν₁ లేదా ν₁Tν₂ 0 ఎందుకంటే ఇవి ఆర్థోగోనల్ దిశలు మరియు మీరు c2 యొక్క ఈ సమీకరణం తో ముగిస్తారు ఇది ν₂TX ν₂Tν₂ అవుతుంది ఒకసారి మీకు ఇది వచ్చాక తరువాత ప్రొజెక్షన్ ను వెనుకకు తీసుకురావచ్చు మరియు ప్రొజెక్షన్ అనేది c1 రెట్లు v1 c2 రెట్లు v2 కాబట్టి ఇదే మీరు వెక్టర్స్ ను 2 ఆర్థోగోనల్ దిశ లలో ప్రొజెక్ట్ చేసే విధానము మరియు దీనిని 3 ఆర్థోగోనల్ దిశలకు 4 ఆర్థోగోనల్ దిశల కు మొదలగు వాటికి పొడిగించవచ్చు ఎందుకంటే మీకు మొత్తం వచ్చేది ఏమిటంటే ఈ విధముగా అందాము ఇది 3 ఆర్థోగోనల్ దిశలు అయితే c1 కొరకు మీకు ν₁TX ν₁Tν₁ వస్తుంది ఇది c2 కొరకు మరియు మూడవ స్థిరాంకం c3 కొరకు ν3TX డివైడెడ్ బై ν3Tν 3 అవుతుంది కాబట్టి ఇదే మీరు ప్రొజెక్షన్ చేసే విధానము ఇది చాలా చాలా ముఖ్యమైన ఆలోచన మరియు ఇది డేటా సైన్స్ లో చాలా చోట్ల ఉపయోగిస్తాము కాబట్టి దీనిని స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా విలువైనది మనము ఈ ప్రొజెక్షన్ కొరకు ఒక ఉదాహరణ వైపుకు వెళదాం మనము ఒక సులువైన ఉదాహరణ తీసుకుందాం నాకు ఒక వెక్టర్ 1 2 3 ట్రాన్స్పోస్ ఉందని అనుకుందాము కాబట్టి కాలమ్ వెక్టర్ ఈ వెక్టర్ 3 డైమన్షనల్ స్పేస్ లో ఉంది కాబట్టి మనము ఇప్పుడు 2 వెక్టర్స్ తీసుకుందాము తర్వాత ఒక తలమును తయారు చేద్దాం కాబట్టి మనము v1 వెక్టర్ తీసుకుందాము ఇది 1 1 2 మరియు v2ఇది 2 0 1 మరియు ప్రయత్నించి మరియు చూడండి నేను వీటి పైకి X ను ప్రొజెక్ట్ చేయగలనా అని ముందు మనము ఈ వెక్టర్స్ ఆర్థోగోనల్ అవునా కాదా అని కనుగొందాము కాబట్టి అది చేయడానికి మనము ν1Tν2 చేయాలి కాబట్టి నేను 1 1 2 2 0 2 1 చేస్తున్నాను కాబట్టి ఇది 1 రెట్లు 2 1 రెట్లు 0 0 2 రెట్లు 1 2 కాబట్టి 2 2 అనేది 0 కాబట్టి మనకు తెలుసు ఈ రెండూ వెక్టర్స్ ఆర్థోగోనల్ కాబట్టి మనము ఒక సూత్రాన్ని ఉపయోగించవచ్చు అది ముందే మనం కలిగి ఉన్నాము ఇప్పుడు ఈ సూత్రం మనము ఇక్కడ ఉపయోగించేది కాబట్టి ఇది ν1TX ట్రాన్స్పోస్మన్నించండి ఇది XTν₁ఇది 1 1 2 మరియు ఇది ν₁Tν₁ అవుతుంది కాబట్టి అది ఒకటి యొక్క వర్గము 1 యొక్క వర్గము2 యొక్క మార్గము కాబట్టి 114 6 కాబట్టి మనకు ఒక స్థిరాంకము c1 వస్తుంది మరియు ఇది v1 తో గుణించాలి మరియు మీరు ఇక్కడ రెండవ పదాన్ని చూసినట్లయితే కాబట్టి ఇది XT ఇది v 2 2 0 1 మరియు v2Tv2 అవుతుంది కాబట్టి ఇది 22 0212 5 అవుతుంది మరియు మనకు ఈ v2 వెక్టర్ వస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు ఇంకా దీనిని సూక్ష్మీకరిస్తే మీకు ప్రొజెక్షన్స్ ఈ విధంగా వస్తాయి కాబట్టి నా అసలైన డేటావెక్టర్ 1 2 3ఇది ఈ 2 ఆధారమైన వెక్టర్స్ తో భాగము చేయబడిన స్పేస్ వైపుకు ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది అవుతుంది కాబట్టి వేరే మాటలో చెప్పాలి అంటే నాకు ఒక డేటా యొక్క బిందువు 1 2 3 ఉన్నట్లయితే మరియు ఇప్పుడు నేను చెప్తాను నేను కేవలం 2 వెక్టర్స్ తో సూచించాలి అనుకుంటున్నాను అని అది ముందే గుర్తించినది కారణము ఏమైనా అప్పుడు మీకు ఉత్తమంగా సూచించే విధానం ఇలా ఉంటుంది అదే ఈ ప్రొజెక్షన్ చెబుతుంది ఇప్పుడు మనం కొన్ని దిశలలో ప్రొజెక్ట్ చేయడం మాట్లాడుకున్నాము మరియు మనము దిశలు ఆర్థోగోనల్ అయినప్పుడు ప్రొజెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము నేను తరువాత వచ్చే స్లైడ్స్ లో దీనిని సాధారణీకరణ చేస్తాను కాబట్టి మనకు సాధారణమైన మరియు ఎక్కువ చోట్ల ఉపయోగించే ఒక ఫలితం ఉంటుంది కాబట్టి నేను ఈ వెక్టర్ ను సార్వత్రిక దిశలో ఎలా ప్రొజెక్ట్ చేయాలో చూద్దాము కాబట్టి మనము X యొక్క ప్రొజెక్షన్ ను k లినియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ భాగము చేయగలిగే స్పేస్ ను లెక్కలోకి తీసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఆర్థోగోనల్ ఆలోచనను వదిలేశాను ముందు విధంగా నేను X ను k లినియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ వైపు ప్రొజెక్ట్ చేయడం వలన నేను సులువుగా చెబుతున్నాను ఈ వెక్టర్స్ స్వతంత్రమైనవి అని నేను ఆ ప్రొజెక్షన్ ను X̂ తో సూచిస్తున్నాను మరియు ఈ X̂ k లినియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ భాగము చేయగలిగే స్పేస్ లో ఉన్నది నేను దీనిని k వెక్టర్స్ యొక్క సరళ కలయికగా రాయవచ్చు ఇదే నేను ఇక్కడ వ్రాసినది కాబట్టి మీరు దీనిని విస్తరించినట్లు అయితే మీకు c1 ν₁ c2 ν₂ మరియు అదేవిధంగా ck νk వస్తుంది గమనించండి ఈ సమీకరణము లో దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం గమనించండి ఈ సమీకరణం లో v1 v2 vk మొత్తం వెక్టర్స్ మరియు c1 c2 ck అనేవి అదిశా స్థిరాంకాలు మనము సమీకరణాన్ని ఈ రూపంలో కూడా రాయవచ్చు మనము ఏమి చేస్తాము అంటే ఈ వెక్టర్స్ ను రాశిగా ఒక మాతృకలో ఉంచుతాము కాబట్టి ఉదాహరణకు X అనేది n డైమన్షనల్ స్పేస్ Rn లో ఉంటే అప్పుడు మనము ఇందులో ప్రతి వెక్టర్ కూడా Rn లో ఉంది అని అనుకోవచ్చు కాబట్టి ν₁ నుండి νk అన్నీ Rn యొక్క అంశాలే మరియు k వెక్టర్స్ ను రాశిగా చేసినట్లయితే ఈ మాతృకలో విధముగా అప్పుడు మీకు n బై k డైమన్షన్ మాత్రిక వస్తుంది మరియు అక్కడ k స్థిరాంకాలు ఉన్నందువలన ఇది నేను ఒక వెక్టర్ లో పెట్టాను కాబట్టి ఇది k బై 1 డైమెన్షన్ ఉన్న ఒక వెక్టర్ మరియు మీరు గమనించవచ్చు అది ఈ n బై k రెట్లు k బై 1 ఇది మీకు n బై 1 వెక్టర్ అవుతుంది ఇది X̂ ఏమైనా కూడా ఈ n బై 1 వెక్టర్ అనేది k లినియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ భాగము చేయగలిగే స్పేస్ లో ఉంటుంది ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన గమనిక మీరు వెనక్కి వెళ్ళినట్లయితే మరియు చెప్పండి నన్ను దీనిని విస్తరించినివ్వండి తర్వాత ప్రాథమికంగా మీకు ఇది రావాలి మరియు ఇది మాతృక యొక్క గుణకారం గురించి ఆలోచించే వేరే విధానంఇది అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది కాబట్టి దీనిని కొన్ని చిన్న చిన్న సులువైన ఉదాహరణలతో మీరు తరువాత కాలములో ఉపయోగించే విధంగా నన్ను వివరించనివ్వండి కాబట్టి నాకు ఒక మాతృక 0 0 0 1 ఉందనుకుందాం మరియు నేను దీనిని 0 0 తో గుణించాలి అనుకుంటున్నాను దీనిని చేయడానికి ప్రామాణికమైన విధానము ఒకటి రెట్లు ఒకటి 1 రెట్లు ఒకటి మరియు 0 రెట్లు 11 రెట్లు 1 కాబట్టి ఇది 2 1 సరేనా ఇది ఒక ప్రామాణికమైన మాతృక గుణకారం అది మీరు చూసినదే దీనిని మీరు కొంచెం వేరే విధముగా కూడా అర్థం చేసుకోవచ్చు మీరు చెప్పవచ్చు ఈ మాతృక గుణకారం ఒకటి రెట్లు ఈ వెక్టర్ 1 0 1 రెట్లు ఈ వెక్టర్ కాబట్టి ఇదే విధముగా మనము ఆలోచించే మాతృక గుణకారం ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది మీకు 2 రెట్లు 2 0 0 ఫలితాన్నిస్తుంది కాబట్టి మనము ఏం చేస్తున్నాము అంటే అక్కడ చాలా నిలువు వరుసలు ఇక్కడ మరియు అక్కడ ఉన్నాయి ఇవి అదిశా స్థిరాంకాలు కాబట్టి మనము దీనిని గుణించినప్పుడు ఇది c1 రెట్లు v1 c2 రెట్లు v2అదే విధముగా గా ck రెట్లు vk అవుతుంది కాబట్టి ఇది మరియు ఇది రెండు ఒకటే మరియు మీరు చూడండి ఇదే ఇది అయినది కాబట్టి X̂ ను v రెట్లు c గా రాయవచ్చు v అనేది ఒక మాతృక ఈ అన్ని ఆధారమైన వెక్టర్స్ రాశి గా వరుసలలో ఉంటాయి మరియు c అనేవి అదిశా స్థిరాంకాలు ఇవి ఒకే నిలువు వరుసలో రాశి గా ఉన్నాయి ఇప్పుడు మనము ఇక్కడి నుండి ప్రొజెక్షన్ ను గుర్తించడం కొనసాగిద్దాం మనము తర్వాత ఆర్థోగొనాలిటీ ఆలోచనను ఉపయోగిస్తాము గుర్తుపెట్టుకోండి మనకు కు X X̂ n ఉంది దాని అర్థం ఏమిటంటే nX X̂ మరియు X̂ అనేది ప్రొజెక్షన్ అవ్వాలి అంటే తర్వాత n అనేది ఒక వెక్టర్ k లినియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ భాగము చేయగలిగే స్పేస్ నకు ఆర్థోగోనల్ గా ఉండాలి n అనేది k లినియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ భాగము చేయగలిగే తలమున కు జ్యామితి వస్తువునకు ఆర్థోగోనల్ అవ్వడానికి N అనేది ఈ అన్నింటిలో ప్రతి వెక్టర్ కు ఆర్థోగోనల్కావాలి కాబట్టి ఇదే మనం ఇక్కడ ఈ మాతృక రూపము లో రాస్తున్నది v1ν₁TX X̂ అనేది 0 ν₂TX X̂ అనేది 0 మరియు మొదలగునవి రాయడానికి బదులు కాబట్టి మనము దీనిని మాతృక రూపములో రాద్దాము ఇక్కడ vTఅంటాము ఇక్కడ ν₁Tν ₂ ట్రాన్స్పోస్ అవుతుంది అదే మార్గంలో vkT రెట్లు X X̂ 0 ఇప్పుడు ముందుస్లైడ్ నుండి X̂ అనేది v రెట్లు c కాబట్టి TX v c 0 కాబట్టి దీనిని విస్తరించినట్లయితే నాకు vT X vTv c 0 వస్తుంది నేను ఈ పదాన్ని తీసుకుని వేరే వైపు తీసుకు వెళితే మరియు తరువాత దానిని ఇన్వెర్స్ చేయాలి నాకు c vTv ఇన్వెర్స్ vTX వస్తుంది ఎప్పుడైతే మనము ఇన్వెర్సెస్ తీసుకున్నామో మనము ఎప్పుడూ ఖచ్చితంగా ఉండాలి మనము నిజంగా ఇన్వెర్సెస్ ను గుర్తించగల మని ఈ స్థితిలో vTv కొరకు ఒక ఇన్వెర్సెస్ వస్తుందని అనే హామీ ఉంది ఒకవేళ v యొక్క నిలువు వరుసలు లినియర్లీ ఇండిపెండెంట్ అయితే మరియు ఇక్కడ ఉన్న నిజం ఏమిటంటే మనము ఈ ఆధారమైన వెక్టర్స్ లినియర్లీ ఇండిపెండెంట్ గా ముందే ఎంచుకున్నాము అవి లినియర్లీ ఇండిపెండెంట్ అనే హామీను మనకు ఇస్తాయి కాబట్టి ఈ ఇన్వెర్స్ అనేది ఉంటుంది ఒకసారి మనము ఈ c ను గణన చేశాక మనకు X̂ అనేది v రెట్లు c అని తెలుస్తుంది కాబట్టి నేను సులువుగా ఈ v c లను వెనుకకు కలపవచ్చు మరియు నాకు ప్రొజెక్షన్ కొరకు సమీకరణము వస్తుంది కాబట్టి ఇదే మీరు సాధారణ దిశలలో ప్రొజెక్షన్ చేయు విధానము ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన ఆలోచన అది చాలా డేటా సైన్స్ అల్గారిథమ్స్ లో ఉపయోగించబడినది నిజానికి ఇది ఒక దానికి వెన్నెముక దీనిని ప్రిన్సిపాల్ కాంపొనెంట్ ఎనాలసిస్ అని అంటారు మరియు ఇది చాలా తక్కిన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఈ ఆలోచనను చాలా స్పష్టముగా అర్థం చేసుకోవడం ముఖ్యమైనది మరియు మనము ప్రొజెక్షన్స్ ను అర్థం చేసుకున్నాము తర్వాత పాఠ్యాంశంలో నేను హైపర్ ప్లేన్స్ మరియు హాఫ్ స్పేసేస్ మరియు ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్స్ వైపు కొనసాగుతాను నేను మిమ్మల్ని తదుపరి పాఠ్యాంశం లో చూస్తాను